మైక్రోవేవ్ ఆంటిన్నా డిజైన్ మరియు ప్రిన్సిపల్స్ కోర్సుకు స్వాగతం ఇప్పుడు మనం చూసే మొదటి విషయం మైక్రోవేవ్ రేడియేషన్ ఫండమెంటల్స్ కాబట్టి మనకు టైం వేరియింగ్ కరెంట్ టైం వేరియింగ్ కరెంటు ఫ్లో ఉంటే అప్పుడు రేడియేషన్ ఉంటుందని మాక్స్వెల్ లా maxwell's law చెప్తుంది కాబట్టి టైం వేరియింగ్ కరెంటు ఫ్లో కి సహకరించే ఏ స్ట్రక్చర్ లో అయినా రేడియేషన్ ఉంటుంది కానీ అది ఆంటిన్నా కాదు ఎందుకంటే ఆ రేడియేషన్ సమర్థవంతంగా ఉండకపోవచ్చు రేడియేషన్ ఎఫిషియన్సీ అంటే ఏమిటి అంటే మనం ఇచ్చే మొత్తం పవర్ ని లేదా ఆ పవర్ లో కొంత భాగాన్ని ఫ్రీ స్పేస్ లోకి ప్రసరించగలగాలి అనగా సరైన ఇంపిడెన్సు మ్యాచింగ్ ఉండాలి ఫ్రీ స్పేస్ ఇంపిడెన్సు 377 ఓం అని మనకు తెలుసు కాబట్టి ఇంపిడెన్సు విలువ ఆంటిన్నా పోర్టు దగ్గర 377 ఓం యొక్క విలువ కు అనుకూలంగా లేకపోతే అప్పుడు పవర్ రేడియేషన్ ఎక్కువగా ప్రసరించబడదు ఎందుకంటే అక్కడ పవర్ యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది అందువల్ల ఆంటిన్నా యొక్క ఒక పని ఏమిటంటే పవర్ ని ఫ్రీ స్పేస్ లోకి సమర్ధవంతంగా జతచేయడం ఆంటిన్నా యొక్క మరొక పని ఏమిటంటే రేడియేషన్ను సరైన డైరెక్షన్ లో ప్రసరించడం ఎందుకంటే మనం అన్ని చోట్ల రేడియేట్ చేయాలి అని అనుకోవటం లేదు ఎక్కడ మనకు కావాలో అక్కడ మాత్రమే రేడియేట్ చేయాలి అని అనుకుంటున్నాం ఎందుకంటే పవర్ ని ఏదో ఒకటి రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఈ రెండు లక్షణాలు అనగా డైరెక్టివ్ నేచర్ లో రేడియేషన్ మరియు ఇంపిడెన్సు ని కపుల్ చేయడం ఆంటిన్నాచేస్తుంది కాబట్టి మనము స్ట్రక్చర్ డిజైన్ ని చేయవచ్చు దీనిని సమర్థవంతంగా చేసిన దానిని ఆంటిన్నా అని పిలుస్తాము ఇప్పుడు సమస్య ఏమిటి అంటే ఆంటిన్నా ఇంజనీరింగ్ అనేది 2 ఫోల్డ్ సమస్య మొదట స్ట్రక్చర్ పై కరెంటు డెన్సిటీ ఏ రకమైన ఫీల్డ్స్ ను విడుదల చేస్తుందో మనం తెలుసుకోవాలి ఒకవేళ తెలిస్తే టైం వేరియింగ్ కరెంటులో ఎలక్ట్రిక్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ లు రెండూ కలిసి ఉంటాయి వాటిని మనము వేరు చేయలేము కాబట్టి ఈ ఫీల్డ్లు అంతరిక్షంలో ప్రతిచోటా ఉన్నాయి మనం E మరియు H ఫీల్డ్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము దీనిని ఆంటిన్నా ఎనాలిసిస్ ప్రాబ్లెమ్ అంటారు అంటే మన స్ట్రక్చర్ పై కరెంటు ఉందని తెలిస్తే ఈ విశ్వంలో ప్రతిచోటా ఎలక్ట్రిక్ మరియు మాగ్నెట్ ఫీల్డ్ ని మనం వుహించగలగాలి కానీ మరొక సమస్య ఉంది ఇది ఫీల్డ్ వలె ఉండాలని నేను కోరుకుంటున్నాను మరియు ఈ డైరెక్షన్ లో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను కాబట్టి చాలా ఎక్కువ రేడియేషన్ ఉండాలి మరియు వేరే డైరెక్షన్ లో ఎటువంటి రేడియేషన్ ఉండకూడదు ఒక వేళా ఉంటే ఈ డైరెక్షన్ తో పోలిస్తే 30 శాతం రేడియేషన్ గరిష్టంగా ఉండాలి కాబట్టి నేను ఈ రకమైన డైరెక్టివ్ స్వభావాన్ని కోరుకుంటున్నాను అప్పుడు మేము ఆంటిన్నా ను ఎలా డిజైన్ చేయాలి దానిని ఆంటిన్నా సింథసిస్ ప్రాబ్లెమ్ అని అంటారు ఇప్పుడు ప్రధానంగా ఈ కోర్సులోమొదట ఆంటిన్నా ఎనాలిసిస్ ను క్లుప్తంగా చూసిన తర్వాత ఆంటిన్నా సింథసిస్ ప్రాబ్లెమ్ ను ఎనాలిసిస్ చెద్దాం కాబట్టి మొదట మాక్స్వెల్ ఈక్వేషన్ తో ప్రారంభిస్తాము ఎందుకంటే మాక్స్వెల్ ఈక్వేషన్ ప్రాథమికంగా ఎక్సైటేషన్ సోర్స్ లు టైం వేరియింగ్ సోర్స్ లు అయినప్పుడు ఎలెక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ యొక్క తీరుని విశదీకరిస్తుంది కాబట్టి మనకు ఫోరియర్ ఎనాలిసిస్ కూడా ఉంది కాబట్టి ఏదైనా ఎలక్ట్రికల్ సిగ్నల్ను సైనుసోయిడ్స్ యొక్క సూపర్ పోజిషన్ గా విభజించవచ్చని మనకు తెలుసు కాబట్టి మనం ఒక స్ట్రక్చర్ కి సైనోసోయిడల్ టైం వేరియేషన్ ఇస్తే దాని యొక్క టైం వేరియింగ్ కరెంటు కి మాక్స్వెల్ ఈక్వేషన్ వ్రాయచ్చు మాక్స్వెల్ ఈక్వేషన్ అనునది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫేజర్ యొక్క కర్ల్ అని మనకు తెలుసు ఈ ఒమేగాను సైనూసోయిడల్ ఎక్సైటేషన్ ఫ్రీక్వెన్సీలో వస్తున్న ఎక్సైటేషన్ అని నేను వ్రాయగలను అప్పుడు మనకు మాగ్నెట్ ఫీల్డ్ యొక్క కర్ల్ తెలుసు ఇది ఫేజర్ అని తెలుసు కాబట్టి వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ద్వారా ఇవ్వబడిన డిస్ప్లేసెమెంట్ వెక్టార్ యొక్క డైవర్జెన్స్ అని మనకు తెలుసు మరియు B వెక్టర్ యొక్క డైవర్జెన్స్ యొక్కవిలువ జీరో అని మనకు తెలుసు కాబట్టి ఇది నాలుగవ మాక్స్వెల్ ఈక్వేషన్ కానీ ఇక్కడ మనకు సోర్సెస్ తెలుసు ఇక్కడ సోర్సెస్ ఏమిటంటే కరెంటు డెన్సిటీ వెక్టార్ J మరియు ఛార్జ్ డెన్సిటీ ρ కాబట్టి మనకు ఇది తెలిస్తే ప్రతిచోటా E మరియు H ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము కాని ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ E కలిగి ఉన్న వివిధ క్వాంటిటీలు ఉన్నాయని మీరు చూస్తున్నారు మనకు మాగ్నెటిక్ ఫీల్డ్ H ఉంది కాని మనకు మరో రెండు తెలియని క్వాంటిటీలు వున్నాయి అవి ఒకటి D మరొకటి B కాబట్టి ఇది ఎలక్ట్రిక్ ప్లక్స్ డెన్సిటీ ఇది మాగ్నెటిక్ ప్లక్స్ డెన్సిటీ కాబట్టి నాలుగు ఈక్వేషన్ లు ఉన్నాయి కానీ మనకు E మరియు H పై ఆసక్తి ఉంది కాబట్టి మనం D మరియు B లను తొలగించగలమా అవును మనకు కాన్స్టిట్యూటివ్ రిలేషన్స్ ఉన్నందున మనం చేయగలం కాబట్టి కాన్స్టిట్యూటివ్ రిలేషన్స్ ద్వారా మనకు తెలుసు D సింపుల్ మెటీరియల్స్ కు సంబంధించి D అనునది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సంబంధించినది B అనునది మాగ్నెటిక్ ప్లక్స్ డెన్సిటీ వెక్టర్ మరియుమాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టిట్యూటివ్ రిలేషన్స్ ద్వారా సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం వెనక్కి వెళ్లి D మరియు B లను తొలగించాలనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఒక సమస్యవున్నది ఏమిటి అంటే కాన్స్టిట్యూటివ్ రిలేషన్స్ ఉపయోగించి B ను ఇక్కడ నుండి తొలగించినప్పటికీ ఇక్కడ H వస్తుంది కాబట్టి E యొక్క కర్ల్ ప్రాథమికంగా మాగ్నెటిక్ ఫీల్డ్ H అని పేర్కొనబడింది మరియు H యొక్క కర్ల్ D గా పేర్కొనబడింది మనం E ని కాన్స్టిట్యూటివ్ రిలేషన్స్ ద్వారా భర్తీ చేయవచ్చు కాబట్టి H యొక్క కర్ల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది కాబట్టి అవి కలిసే ఉంటాయి కాబట్టి వాటిని పరిష్కరించడానికి ఎడమ చేతి వైపు తెలియనివి కుడి చేతి వైపు తెలిసినవి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే E మరియు H రెండూ నాకు తెలియవు కానీ అవి రెండూ ఎడమ వైపు చేతి వైపు ఉన్నాయి మరియు కుడి చేతి వైపులో ఉన్నాయి కాబట్టి స్పష్టంగా J మరియు ρ కూడా ఉన్నాయి నేను వాటిని ఉపయోగించుకుంటాను కాని నేను ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి మొదట ఈ ఈక్వేషన్ యొక్క కర్ల్ తీసుకుంటే డెల్ అవుతుంది మరియు ఇక్కడ మనం కాన్స్టిట్యూటివ్ రిలేషన్ ను ఉంచవచ్చు ఇప్పుడు డెల్ క్రాస్ H రెండవ మాక్స్వెల్ ఈక్వేషన్ లో ఉందని మనకు తెలుసు దీనికి బదులు ఇక్కడ నేను మైనస్ j ఇంటూ jD J ను పెడతాను ఆపై కాన్స్టిట్యూటివ్ రిలేషన్ సం ఉంచడం ద్వారా నేను దీనిని 2 D j 0 j అని వ్రాయగలను మళ్ళీ నేను కాన్స్టిట్యూటివ్ రిలేషన్ ని ఉపయోగిస్తున్నాను ఇప్పుడు ఈ 2 వస్తుంది ఇది సోర్స్ ఆఫ్ ఎక్సైటేషన్ మరియు ఇచ్చిన మీడియం కి సంబంధించి ఇది కాన్స్టాంట్ క్వాంటిటీ అవుతుంది కాబట్టి మనం సాధారణంగా కాన్స్టాంట్ ని K0 ద్వారా సూచిస్తాము కాబట్టి K0 అనేది వేవ్ సంఖ్య '0' నాట్ అనగా ఫ్రీ స్పేస్ కాబట్టి ఈ ఈక్వేషన్ ని నేను సులభంగా అర్ధం కావడం కోసం నేను K02E అని ఇక్కడ తీసుకున్నాను కాబట్టి నేను డెల్ క్రాస్ డెల్ క్రాస్ E మైనస్ K02 ఇంటూ E విలువ మైనస్ J 0 J వచ్చింది కాబట్టి ఇది పరిష్కారం కోసం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఎడమ చేతి వైపు తెలియని విలువ E మరియు కుడి వైపు తెలియని సోర్స్ క్వాంటిటీ కరెంటు డెన్సిటీ వుంది స్ట్రక్చర్ సపోర్ట్ చేస్తున్న మిగతా అన్ని కాన్స్టాంట్ విలువలు మనకు తెలుసు కాబట్టి నేను దీనిని థియరిటికల్ గా theoretical పరిష్కరించగలను కాబట్టి దీని నుండి ఆంటిన్నాఎనాలిసిస్ వచ్చింది మరియు నాకు E తెలిసిన తర్వాత దానిని మాక్స్వెల్ ఈక్వేషన్ లో ఉంచవచ్చు మరియుHని కనుక్కోగలను కాబట్టి దీని ద్వారా మొత్తం ఆంటిన్నా ఇంజనీరింగ్ను పరిష్కరించగలము కాని వాస్తవానికి నేను ఇది ఎందుకు పరిష్కరించాలనుకుంటే ఇది వెక్టార్ సంబంధం కాబట్టి నేను పరిష్కరించాలనుకుంటే అది ప్రోబ్లిమాటిక్ గా ఉంటుంది ఎందుకంటే J మరియు E మధ్య మాథమటికల్ రిలేషన్ లేదు కొన్ని కేసెస్ లో చాలా సమస్య లను కనుగొన్నాను కాబట్టి ఆంటిన్నాఇంజనీరింగ్ లో మేము ప్రత్యామ్న్యాయ మార్గాన్ని ఉపయోగిస్తాము ఇక్కడ పొటెన్షియల్స్ కాన్సెప్ట్ ని ఉపయోగిస్తాము ఎందుకంటే సింప్లిఫయ ది సొల్యూషన్ ఇక్కడ ఎలెక్ట్రోస్టాటిక్స్ను మనం గుర్తుంచుకుంటే కూలుంబ్స్ లా Coulomb's law ద్వారా మనకు ఛార్జ్ డెన్సిటీ మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలుస్తుంది కాబట్టి అది రిలేషన్ కలిగి ఉంటుంది కానీ చాలా సార్లు మనకు ఇది అవసరం లేదుమరియు దీనిని కనుక్కోవడం లో సమస్య వుంది కాబట్టి అక్కడ మనం ఎలెక్ట్రోస్టాటిక్స్ ఫీల్డ్ నుండి పొటెన్షియల్ ని నిర్వచిస్తాము మరియు అది స్కేలార్ క్వాంటిటీ మనం ఇక్కడ చూసేది చాలా సులభమైన విషయం మనం పొటెన్షియల్ కనుక్కొంటే దాని ద్వారా గ్రేడియంట్ యొక్క పొటెన్షియల్ ని కనుక్కోవచ్చు అదే మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ కి సంబందించిన కాన్సెప్ట్ అంటే ఫిక్టీషియస్ కాన్సెప్ట్ ఈ ఈక్వేషన్ ని పరిష్కరించడం కంటే పొటెన్షియల్ ని ఉపయోగించడం సులభం అందుకే మనం పొటెన్షియల్ కాన్సెప్ట్ ని మొదటి లెక్చర్ లోనే నేర్చుకున్నాం నాల్గవ మాక్స్వెల్ ఈక్వేషన్ పరంగా మాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యొక్క డైవర్జన్స్ విలువ జీరో అవుతుంది కాబట్టి వెక్టార్ ఎనాలిసిస్ అనేది నాల్గవ మాక్స్వెల్ ఈక్వేషన్ కి సంబందించినది ఇప్పుడు B అనేది వెక్టార్ క్వాంటిటీ యొక్క కర్ల్ ఎందుకంటే కర్ల్ యొక్క డైవర్జిన్స్ విలువ ఏ వెక్టార్ లో అయినా జీరో ఉంటుంది కాబట్టి B అనేది కర్ల్ ఆఫ్ A వెక్టార్ మరియు వెక్టార్ ఎందుకంటే కర్ల్ ని తీసుకొనేది ఒక్క వెక్టార్ ఫీల్డ్ లో మాత్రమే కాబట్టి దీనిని మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ అంటారు దీనిని మాక్స్వెల్ ఒకటవ ఈక్వేషన్ లో ఉంచి పరిష్కరిద్దాము మళ్ళీ మాక్స్వెల్ ఒకటవ ఈక్వేషన్ లో డెల్ క్రాస్ E ని పెడితే అనేక మార్పులు వస్తాయి అవి ఏమిటంటే దీని యొక్క కర్ల్ విలువ జీరో మళ్ళి వెక్టార్ ఎనాలిసిస్ చెప్పేది ఏమిటి అంటే ఇది ఒక క్వాంటిటీ కాబట్టి గ్రేడియంట్ ఆఫ్ స్కేలార్ ఫీల్డ్ V కాబట్టి V అనేది మరొక పొటెన్షియల్ దీనిని స్కేలార్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని పిలుస్తాము ఇది స్కేలార్ ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుండి వచ్చింది అందుకే ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మరియు ఇదివరకు చెప్పింది మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ ఎందుకంటే అది మాగ్నెటిక్ ఫీల్డ్ నుండి వచ్చింది అందుకే అది మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ దీని బట్టి అర్ధం అయ్యేది ఏమిటి అంటే రెండు కూడా వెక్టార్ మరియు స్కేలార్ పొటెన్షియల్ ఇప్పుడు మాక్స్వెల్ రెండవ ఈక్వేషన్ లో పెట్టి చూద్దాం ఎందుకంటే మాక్స్వెల్ మొదటి మరియు నాల్గవ ఈక్వేషన్ లను చూసాం ఇది ఆంపియర్ లా లేదా మాక్స్వెల్స్ మాడిఫైడ్ లాMaxwell's modified law కావచ్చు ఒకవేళ ఈ ఈక్వేషన్ మళ్ళి వ్రాస్తే కాన్స్టిట్యూటివ్ రిలేషన్ అర్ధం అవుతుంది దీనిని మనం వెక్టార్ పొటెన్షియల్ లో కూడా ఉపయోగిస్తాము కాబట్టి ఇక్కడ వెక్టార్ పొటెన్షియల్ ని పెడతాము B స్థానం లో మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ ని పెడదాం కాబట్టి మనకు j E వస్తుంది ఇక్కడ వెక్టార్ స్కేలార్ పొటెన్షియల్ V ని పెడతాము ఇప్పుడు మనం వెక్టర్ ఐడెంటిటీని ఉపయోగించవచ్చు డెల్ క్రాస్ డెల్ క్రాస్ A డెల్ డెల్ డాట్ A మైనస్ డెల్ స్క్వేర్ ఎdel cross del x A Del Del A Del Square A ఇది లాప్లాసియన్న్ ఇది గ్రేడియంట్ ఆఫ్ డైవర్జిన్స్ కాబట్టి దీనిని ఉపయోగిస్తే మనం వ్రాసేది డెల్ డెల్ డాట్ A మైనస్ డెల్ స్క్వేర్ A del del a del square aకు సమానం కాబట్టి దీనిని పరిష్కారిస్తే వచ్చేది 2 A మైనస్ j డెల్ V j ఇప్పుడు రెండు వైపుల మార్పులు చేసిన తర్వాత ఈ విధంగా వ్రాయచ్చు ఈ ధీరం ని హెల్మ్హో ధీరం అని అంటారు ఈ ధీరం చెప్పేది ఏమిటి అంటే ఏదైనా వెక్టార్ లేదా వెక్టార్ ఫీల్డ్ గేట్స్ ఒకేవిధం గా స్పెసిఫై చేస్తే అది డైవర్జిన్స్ మరియు కర్ల్ అవుతుంది వాస్తవానికి కి మాక్స్వెల్స్ 4 ఈక్వేషన్ లో డైవర్జిన్స్ అఫ్ E ఫీల్డ్ కర్ల్ ఆఫ్ E ఫీల్డ్ డైవర్జిన్స్ ఆఫ్ ది మాగ్నెటిక్ ఫీల్డ్ మరియు కర్ల్ ఆఫ్ మాగ్నెటిక్ ఫీల్డ్ గురించిచెప్తారు కాబట్టి ఈ విధంగా ఎలక్ట్రిక్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్స్ గుర్తించబడ్డాయి అదే విధంగా వెక్టార్ పొటెన్షియల్ A ని గుర్తించాము దీనినే కర్ల్ అంటాము కానీ మనం డైవర్జిన్స్ ని నిర్వచించలేదు మనకి అవకాశం వున్న విధంగా ఎంచుకోవచ్చు అందువలన డైవర్జిన్స్ విలువ ని జీరో గా ఇచ్చాము కాబట్టి A యొక్క డైవర్జిన్స్ విలువ మైనస్ j V Jwµ V అవుతుంది ఈ పరిస్థితిని మేము లోరెంట్జ్ గేజ్ కండిషన్ అని పిలుస్తాము లోరెంట్జ్ గేజ్ కండిషన్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేసే బదులు నేరుగా పరిష్కరించగలము దీని వలన జరిగే మంచి విషయం ఏమిటి అంటే వెక్టార్ యొక్క లాప్లాషియన్ ఒక స్కేలార్ క్వాంటిటీ కాబట్టి ఇప్పుడు ఇది A యొక్క డైరెక్షన్ ఏది సింపుల్ గా చెప్పాలి అంటే J యొక్క డైరెక్షన్ మరియు A యొక్క డైరెక్షన్ ఒకటే అనిచెప్పవచ్చు కాబట్టి మనము ఏదైనా మెస్సుర్మెంట్ తీసుకోని లేదా ఫిసికల్ డైరెక్షన్ ను వుపయోగించి J యొక్క డైరెక్షన్ కనుక్కోవాలి ఎందుకంటే J యొక్క డైరెక్షన్ తెలిస్తే A కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది కానీ ఇది అంత సులభం కాదు మనం వాడిన పాత పద్దతి లో వెక్టార్ పొటెన్షియల్ సహాయం తీసుకోలేము కాబట్టి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైపు చుస్తే J యొక్క డైరెక్షన్ ని చెప్పలేము అందుకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుందని చెప్తాము ఇప్పుడు ఒక అందమైన విషయం ఏమిటి అంటే E మరియు Hని కనుక్కోవడం లో మనం చాలా కష్టపవల్సి వస్తుంది కానీ వీటితో పోలిస్తే ని J కనుక్కోవటం అంతా కష్టం కాదు ఎందుకంటే J ని కనుక్కోవటం సులభం ఎలా అంటే స్ట్రక్చర్ మీద కరెంటు కనుక్కుంటే మనం J ని కనుక్కోవటం సులభం ఎందుకంటే స్ట్రక్చర్ ఉండటం వలన కొన్నిసార్లు ఫిసికల్ రీజనింగ్ మరియు కొన్నిసార్లు మెషర్మెంట్ కూడా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మన దగ్గర ఒక రేడియేటర్ వుంది అనుకుందాం రేడియేటర్ ద్వారా కరెంటు మరియు ఫీల్డ్స్ యూనివర్స్ లో ఎక్కడ అయినా ఉండచ్చు కాబట్టి మనం ఫీల్డ్స్ ను కనుక్కోవటం కన్నా కరెంటు కనుక్కోవటం సులభం ఎందుకంటే కండెక్షన్ కరెంటు ఒక్క స్ట్రక్చర్ లోనే ఉంటుంది గాని ఫ్రీస్పేస్ లో ఉండదు కరెంటు ఫ్రీస్పేస్ లో ఉండదు కాబట్టి కరెంటు స్ట్రక్చర్ తో ఉంటుంది అందుకని కరెంటు ని కనుక్కోవటం సులభం అనుకుకోకూడదు మనకు A యొక్క అర్ధం తెలుసు A యొక్క అర్ధం తో మనం మాగ్నెటిక్ ఫీల్డ్ ని కనుకోవచ్చు మాగ్నెటిక్ ఫీల్డ్ ని మాక్స్వెల్ ఈక్వేషన్ లో పెడితే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలుస్తుంది అలా మన జర్నీమొదలు పెట్టాలి ఈ ఈక్వేషన్ ఇంజనీరింగ్ అన్ని విభాగాల్లో లో వస్తుంది దీనిని వేవ్ ఈక్వేషన్ అని అంటాము మరియు దీనిని కనుగొన్న మొదటివ్యక్తి హెల్మ్హోల్ట్జ్ కాబట్టి హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ గురించి మనం గుర్తువుంచుకోవాలిసింది ఈ ఈక్వేషన్ ఇన్ హోమోజీనియస్ ఎందుకంటే మన ఈక్వేషన్ లో కుడి వైపు విలువ జీరో కాదు ఇది ఒక సోర్స్ కాబట్టి సోర్స్ ని మనం కనుక్కోవాలి లేదా సోర్స్ కు పర్టికులర్ సొల్యూషన్ ఉంటుంది ఇది ఒక సాధారణ ఎక్స్ప్రెషన్ మరియు ఇన్ హోమోజీనియస్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ కాబట్టి మనము ఈ ఈక్వేషన్ తీసుకోవడం తో ఒక అడుగు ముందుకు వేసాం వాస్తవానికి మాక్స్వెల్స్ ఈక్వేషన్తో పోల్చి చూస్తే మనకు రెండు సోర్సెస్ కనపడతాయి అవి ఏమిటి అంటే ఒకటి J మరియు అయితే మనం J నే సోర్స్ గా ఎందుకు తీసుకోవాలి ని కూడా సోర్స్ అనిఅనవచ్చు కాబట్టి మనం ని కూడా సోర్స్ అని అనుకుందాం ఇప్పుడు మనం చూసింది మాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ లేదా గౌస్ లాgauss's law కావచ్చు మనం ఇక్కడ స్కేలార్ పొటెన్షియల్ యొక్కనిర్వచనం కూడా తెలుసుకోవాలి ఎప్పుడుకూడా ఎలక్ట్రోస్టాటిక్స్ లో గుర్తుంచుకోండి మైనస్ డెల్ V ఉంటుందిఅదే ఎలక్ట్రోడైనమిక్ లో అయితే ఇంకా మంచి పొటెన్షియల్ ని కలపాలి ఎందుకంటే అది ఎలక్ట్రోడైనమిక్స్ యొక్క నిర్వచనం లో చెప్పబడి వుంది ఇక్కడ లోరెంట్జ్ గేజ్ కండిషన్ ను పెడుతున్నాను మనకు ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ డెల్ స్క్వేర్ V k02 V ఈ ఈక్వేషన్ ని సులభం గా పరిష్కరించవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే V అనేది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి దీనిని మనం కనుకోవచ్చు ఆసలు సమస్య మొత్తం దీనిని కనుక్కోవటమే కానీ రేడియేషన్ కావాలి అంటే కరెంటు కావాలి కాబట్టి ఛార్జ్ కనుక్కోవటం లేదా ఫీజికెల్లి రీజనింగ్ ఛార్జ్ కనుక్కోవటం అంత సులభం కాదు దీని తో పోలిస్తే కరెంటు కనుక్కోవటం సులభం అలాగే మనం ఈ రెండు ఈక్వేషన్ లు కనుక్కోవటం సులభం ఎందుకంటే ఇవి ఇండిపెండెంట్ గా ఉంటాయి ఈ ఈక్వేషన్ లో మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ వుంది A డెల్ స్క్వేర్ A ప్లస్ k02 A మైనస్ ము J కు సమానం మరియు ఈ రెండు ఈక్వేషన్ లు వేవ్ ఈక్వేషన్ రూపం లో వున్నా ఇన్ హోమోజీనియస్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ కానీ అవి రెండు ఒకదానికి ఒకటి సంబందించినవి ఎందుకంటే మనకు తెలుసు J మరియు ఉండేది టైం వేరియింగ్ ఫీల్డ్ లో మరియు ఇవి కంటిన్యూటీ ఈక్వేషన్ కి సంబందించినవి అది ఏమిటి అంటే డెల్ డాట్ J అనేది మైనస్ డెల్ డెల్ డెల్ t కి సమానం మిగిలింది j ఒమేగా కాబట్టి ఇక్కడ కొత్తగా ఏమి లేదు కానీ J ని కనుక్కోవటం తో పోలిస్తే ని కనుక్కోవటం అంత సులభం కాదు అందుకే మనం J ని కనుక్కుంటాం నేను చెప్పేది ఏమిటి అంటే మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ లో ఇన్ హోమోజీనియస్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ వుంది మరియు దాని లోనే మూడు స్కేలార్ క్వాంటిటీ లను ఉంచుతుంది ఒకవేళ స్ట్రక్చర్ ని బ్రేక్ చేస్తే మనకు వచ్చేది కరెంటు J అయితే స్ట్రక్చర్ ని రెక్టాన్గలూర్ గా విభజిస్తే మనకు ఈ మూడు స్కేలార్ J x J y Jz క్వాంటిటీ లు లభిస్తాయి దీనిని మనం ఎలా అయినా సాధించాలి వచ్చిన సొల్యూషన్ మనకి ఆంటిన్నా లో E మరియు H ఎలా కనుక్కోవాలో తెలుపుతుంది అది ఎలా అంటే తర్వాత మనం కరెంటు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవటం వలన జరుగుతుంది ధన్యవాదములు